తరువాత ఆ సమస్య కు పరిష్కారం చూద్దాము 001Pg2 702MW Pg2 దృష్ట్యా ఉత్పన్నం తీసుకోండి dPLossdPg20 002 Pg2 0 14 L1 ఇవ్వబడింది వాస్తవంగా L1 1 తెలిసినది ఎప్పుడూ L1 1 L211 dPLdPg211 14 0 002 Pg2 ఎటువంటి గందరగోళం ఉండ కూడదు వాస్తవానికి ఇది లాస్నష్టం loss ఎందుకంటే లాస్ అనేది Pg2 యొక్క ఫంక్షన్

ఇప్పుడు L1dC1dPg10 35Pg141λ ఇది మనకు తెలుసు ఇప్పుడే చూసాం ఏమైనప్పటికీ L11మరియు L2dC2dPg20 14 0 002 Pg2 λ ఇది సమీకరణం సమీకరణం నుండి మీరు Pg1λ 410 35 పొందవచ్చ మరియు సమీకరణం నుండి మీకు Pg21

35 0 002 λ లభిస్తుంది Pg1 λ ఈ సమీకరణం లీనియర్ L11 కానీ Pg2 λ లవము లో ఉంది ఇక్కడ కూడా ఉంది ఇది నాన్ లీనియర్ కాబట్టి ప్రత్యక్ష పరిష్కారం మీకు లభించదు పునరుక్తి గా పరిష్కారం సాధించాలి నేను 117 6 RsMwhr లెక్కించానుఇది ఎక్కువ లేదా తక్కువ సరైన విలువ తరువాత మనం గ్రేడియంట్ పద్ధతి ని ఉపయోగిద్దాం ఈ ఉదాహరణ మీరు స్వంతంగా పునరుక్తి గా పరిష్కరించండి తరువాత నేను ప్రతి దీ వివరిస్తాను Pg1 218 857 MW మరియు Pg2 159 029 MW అది పునరుక్తి గా పరిష్కరించబడింది మీరు ఒక λ ప్రారంభ విలువ తో ప్రారంభించాలి తరువాత దాన్ని పరిష్కరించండి తరువాత పవర్ లాస్ వ్యక్తీకరణ PLoss0 001Pg2 702Pg2159 029 అప్పుడు PLoss 0 001159 029 7027 926MW ఇప్పుడు మనం పరీక్షిస్తేPg1Pg2 PLoss218 857159 029 7 926MW369 96 MWవస్తుంది సుమారు ≈ PL1PL2 అది ఎంత వచ్చినా అది లోడ్ అవ్వాలి 369 96 MW వచ్చింది PL1300 MW PL270 MW మొత్తం 370 MW కనుకλ117 6 సరైన పరిష్కారం ఇప్పుడు లాసెస్ ని పరిగణించినప్పుడు λ యొక్క భౌతిక ప్రాముఖ్యత లాసెస్ లేకుండా మీరు చూసిన అదే భౌతిక ప్రాముఖ్యత ను ఇక్కడ కూడా చూస్తారు 16 వ సమీకరణం నుండి CT i1mdCiPgi0dPgi Pgi ఇది 35 వ సమీకరణం పవర్ సంతులన సమీకరణం i1mPgi PLossPL అని రాయచ్చు ఇది 36 వ సమీకరణం ఇప్పుడు మనం 2 టర్మ్ టేలర్ సీరీస్ విస్తరణ తీసుకుందాం లోడ్ PL0 నుండి PL0PL పెరగడం వలన తదనుగుణంగా సరైన Pgi0 కూడా మారి పోయింది అందువలన లైన్ లాస్ వ్యక్తీకరణ Pg2Pg3Pgm యొక్క ఫంక్షన్ PLossPLossPg20Pg2Pg30Pg3Pgm0Pgmఇది 37 వ సమీకరణం కనుక లోడ్ మార్పు కారణం గా జనరేషన్ఉత్పత్తి మరియు లాస్ కూడా మారుతుంది పై వ్యక్తీకరణ ను టేలర్ సీరీస్ ద్వారా విస్తరించి మొదటి 2 టర్మ్స్ ను మాత్రమే తీసుకుంటే దీనిని PLossPLoss0i2mPLossPg0PgiPgi అని రాయచ్చు అప్పుడు PLoss i2mPLossPg0PgiPgi ఇది 39 వ సమీకరణం 36 మరియు 39 సమీకరణాల నుండి PLoss ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి దాని నుండి 1 నుండి m వరకు ఈ సమీకరణాన్ని రాయచ్చు అప్పుడు ఈ సమీకరణం i1mPgi PLossPL అంటే ఈ సమీకరణాన్ని Pg1i2mPgi PLossPL అని రాయచ్చు అందువలనPLoss i2mPLossPg0Pgi Pgi 36 మరియు 39 సమీకరణాల నుండి Pg1i2m1 PLossPg0PgiPgiPL అని రాయచ్చు ఇది 40 వ సమీకరణం ఇది వాస్తవంగా మీకు తెలిసినదే Li11 PLossPg0Pgi కాబట్టి ఇది 1 PLossPg0PgiLi 1 బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ పెనాల్టీ ఫ్యాక్టర్ Li యొక్క పరస్పరమైన వి ఎందుకంటే మనం Li11 PLossPg0Pgi అని తీసుకున్నాం మరియు L11 అని మనకు తెలుసు అందువలన 40 వ సమీకరణం ను i1mLi 1PgiPL అని రాయచ్చు Li x ICi λ అని తెలుసు కాబట్టి 35 మరియు 41 సమీకరణాల నుండి CTi1mLi 1Pgiλ×PL లభిస్తుంది ఇది చాలా సులభం 35 మరియు 41 సమీకరణాల ను ఇక్కడ ఉంచండి చివరికి మొత్తం CTλ × PL అవుతుందిపై ఫలితం 18 వ సమీకరణం కు సమానం λ లోడ్ డిమాండ్ వృద్ధి కి Rs hr లో ధర వృద్ధి ని సూచిస్తుంది మనం ఏది చేసినా లాస్ లేకుండా లేదా లాస్ పరిగణించినా అర్థం ఒకటేఅదే భౌతిక ప్రాముఖ్యత ఇప్పటి దాకా మనం పెనాల్టీ ఫ్యాక్టర్ Li జనరేషన్ దృష్ట్యా పవర్ లాస్ యొక్క ఉత్పన్నం టర్మ్స్ లో చూసాము మరియు L1 ఎప్పుడూ 1 లేకపోతే అదే Li x ICi λ సిద్ధాంతం ప్రకారం సమానం మరియు లాస్ పరిగణించకుండా ఏదైతే భౌతిక ప్రాముఖ్యత ఉందో అదే లోడ్ లో మార్పు జరిగినప్పుడు కూడా ఉంటుంది ఒక విషయం ఏమిటంటే వాస్తవానికి ఉత్పన్నం చేయడానికి ఉన్న కొంచెం గణితం చాలా సులభమైనది కొద్దిపాటి సాధన చేయండి మీకు ఈ విషయాలు సరళంగా అనిపిస్తాయి మరియు తరగతి గది సమస్య లు కూడా కష్టం కాదు తరువాత గ్రేడియంట్ పద్ధతి ని ఉపయోగించి λ ను నిర్ణయించే విధానం చూద్దాము ఉదాహరణ 4 లో λ యొక్క విలువ ను నిర్ణయించడానికి ఒక పునరుక్తి ప్రక్రియ అవసరం అని మనం చూసాం ముందు ఉదాహరణ లో Pg2 λ యొక్క ఫంక్షన్ అని తీసుకున్నాము కానీ వాటి మధ్య సంబంధం నాన్ లీనియర్సరళేతర Non linear అంటే λ కనుగొనడానికి మనం పునరుక్తి ప్రక్రియ ను అనుసరించాలి లాసెస్ ను పరిగణించినప్పుడు ఒక వేగమైన పరిష్కారం గ్రేడియంట్ పద్ధతి ని ఉపయోగించడం ద్వారా పొందవచ్చ మనం రెండు సమస్య లను పరిష్కరిద్దాం మొదట ఎటువంటి లాస్ లేకుండా పరిశీలిద్దాం తరువాత లాస్ పరిగణించి చేద్దాం 13 వ సమీకరణం నుండి dCidPgi అని మనకు తెలుసు అంటే CiaibiPgidiPgi2 bidiPgiλ తీసుకున్నప్పుడు Pgiλ bi2di అవుతుంది ఇది 43 వ సమీకరణం ఇప్పుడు గ్రేడియంట్ పద్ధతి ని ఉపయోగించి λ కనుగొనే ప్రయత్నం చేద్దాము ఈ విషయాలు చూడండి చాలా ఆసక్తి కరంగా మరియు చాలా సరళం గా ఉన్నాయి వాస్తవానికి లాస్ పరిగణించనప్పుడు 10 వ సమీకరణం నుండి మొత్తం జనరేషన్ లోడ్ కు సమానం 44 మరియు 43 సమీకరణం నుండి Pgiλ bi2di అని రాయచ్చు అంటే i1mPgii1mλ bi2diPL ఇది 45 వ సమీకరణం ఈ సమీకరణం నుండి మీరు λPLi1mbi2dii1m12di రాయచ్చు ఇది 46 వ సమీకరణం ఇప్పుడు 45 వ సమీకరణాన్ని నిర్వచిద్దాం దీనిని λ PL యొక్క ఫంక్షన్ fPL అని నిర్వచించవచ్చు మరియు fi1mPgi అని కూడా రాయచ్చు పై సమీకరణం యొక్క ఎడమ వైపు ను టేలర్ సీరీస్ లో ఆపరేటింగ్ పాయింట్ K ఒక పునరుక్తి K వద్ద విస్తరించి మొదటి 2 టర్మ్స్ ను మాత్రమే పరిగణించండి మరియు అధిక ఆర్డర్ టర్మ్ ను నిర్లక్ష్యం చేయండి అప్పుడు మనకు fKdfdKKPL లభిస్తుంది దీని నుండి Kth పునరుక్తి వద్ద KPL fKdfdλK అవుతుంది ఇది 48 వ సమీకరణం PgKPL fK పునరుక్తి ప్రక్రియ లో లోడ్ మారదు PL అలాగే ఉంటుంది కానీ fi1mPgiK ప్రతి పునరుక్తి లో మారుతోందిఎందుకంటే ప్రతి పునరుక్తి లో మారుతుంది కానీ లోడ్ స్థిరం గా ఉంటుంది కనుక దీనిని ఇలా PgKPL i1mPgiK చేయొచ్చు ఇది 50 వ సమీకరణం ఇప్పుడు fi1mλ bi2di యొక్క ఉత్పన్నం దృష్ట్యా సాధించాలి ఎందుకంటే దీని ఉత్పన్నం 48 వ సమీకరణం లో అవసరం దాని అర్థం dfdλi1m12di ఇది 51 వ సమీకరణం 48 49 మరియు 51వ సమీకరణాల నుండి మనకు KPgKi1m12di లభిస్తుంది ఇది 52 వ సమీకరణం ఏ పునరుక్తి అయినా K1KK ఇది 53 వ సమీకరణం ఈ ప్రక్రియ PgK పేర్కొన్న ఖచ్చితత్వం కంటే తక్కువగా వచ్చేంత వరకు కొనసాగుతుంది K అనేది పునరుక్తిఇటరేషన్ సంఖ్య మీకు ఎటువంటి గందరగోళం ఉండ కూడదు ఇది సంఖ్యా పరమైనది దానిని తరువాత తీసుకుందాం ఈ భావన స్పష్టంగా ఉండాలి ఇది లాస్ లేకుండా తరువాత లాస్ ను పరిగణన లోకి తీసుకొని λ నిర్ణయించడం

PLoss i1mj1mPgiBijPg jఇది లాస్ సూత్రం ప్రస్తుతాని కి ఈ సూత్రం ఇచ్చారని భావించండి లేక పోతే ఈ మొత్తం కొనసాగింపు కోల్పోతుంది అప్పుడు అకస్మాత్తుగా ఇది ఎలా వచ్చింది అని ఆలోచిస్తారు అందుకు నేను దీనిని చివరిలో ఉత్పన్నం చేస్తాను దీనికి కొంత సమయం పడుతుంది B గుణకం మనకు ఎలా లభిస్తుంది మొత్తం ట్రాన్స్మిషన్ లాస్ ను జనరేటర్ పవర్ అవుట్ పుట్ యొక్క వర్గ ఫంక్షన్ గా వ్యక్తపరచడం ఒక సాధారణ అలవాటు లాస్ యొక్క సరళమైన వర్గ రూపం PLoss i1mj1mPgi Bij Pg j ఇది 54 వ సమీకరణం 30 వ సమీకరణం నుండి మనకు dCidPgidPLossdPgiλ లభిస్తుంది ఇది 55 వ సమీకరణం తీసుకుంటే dCidPgiλ dPLossdPgi అది dCidPgiλ1 dPLossdPgi అంటే λdCidPgi1 dPLossdPgi అని రాయచ్చు ఇది 55 వ సమీకరణం Pgi దృష్ట్యా ఈ సమీకరణం యొక్క ఉత్పన్నం తీసుకుంటే dPLossdPgi2j1mBijPg j అవుతుంది ఇది 56 వ సమీకరణం